శుభాకాంక్షలు మరియు TALE మాడ్యూల్ 2 యూనిట్ 5 కు స్వాగతం మునుపటి యూనిట్లో మేము విశ్లేషణ దశ యొక్క కొన్ని ఉప ప్రక్రియలను చూస్తున్నాము మేము ADDIE యొక్క చట్రంలో ఒక కోర్సు రూపకల్పనను చూస్తున్నాము మరియు ADDIE యొక్క ఫ్రేమ్ పనిలో మొదటి దశ విశ్లేషణ దశలో మేము అనుసరించిన ఉప ప్రక్రియలను మీ అవసరాలకు అనుగుణంగా చేయవచ్చు నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కార్యక్రమంలో భాగంగా సెమిస్టర్లో అందించే కోర్సును రూపొందించడం మా అవసరం విశ్లేషణ దశ యొక్క ఉప ప్రక్రియలలో మేము ఈ క్రింది మూడు కార్యకలాపాలను చూశాము కోర్సు సందర్భం మరియు అవలోకనం దాని పాత్ర ఏమిటి మరియు ఎలా వ్రాయాలి మాడ్యూల్ 1 లో మేము విస్తృతంగా ప్రసంగించిన కోర్సు ఫలితాలను రాయడం మరియు కాన్సెప్ట్ మ్యాప్ను గీయడం ఈ యూనిట్ విశ్లేషణ దశ యొక్క ఇతర ఉప ప్రక్రియల యొక్క స్వభావాన్ని మరియు పాత్రను సూచిస్తుంది మరోసారి యూనిట్ 4 యొక్క కొనసాగింపులో ఈ ఉప ప్రక్రియలు ప్రతి CO లకు నమూనా అంచనా అంశాలను సృష్టించడం వర్గీకరణ పట్టికలో కోర్సు ఫలితాలను గుర్తించడం PO PSO strength matrix సిద్ధం చేయడం మరియు ప్రతి CO ని సామర్థ్యాలుగా వివరిస్తుంది మంచి కోర్సు outcomes రాయడం అనేది ఒక కోర్సు రూపకల్పన మరియు నిర్వహణలో మొదటి ముఖ్య అంశం కానీ ఇది కేవలం సీరియల్ పద్ధతిలో చేయలేము మీరు దీన్ని పునరావృతంగా చేయాలి Collaboration ద్వారా CO లు రాయడం మంచిది CO ల సాధనను లెక్కించడంలో కూడా మేము ఆందోళన చెందుతున్నాము CO లతో అనుసంధానం కావడం assessment ద్వారా CO లను కొలుస్తారు ఒక OUTCOME తో alignment అర్థం ఏమిటో మేము నిర్వచించాము వర్గీకరణ పట్టిక యొక్క చట్రంలో లేదా సందర్భంలో అంచనా మరియు CO వర్గీకరణ పట్టిక ఒకే కణంలో ఉండాలి అమరిక అంటే assessment అంశాలు ఒకే అభిజ్ఞా స్థాయిలో CO స్టేట్మెంట్ యొక్క ఆక్షన్ ద్వారా సూచించబడి ఉంటాయి CO లతో నమూనా అంచనా అంశాలను రాయడం CO స్టేట్మెంట్ల మెరుగుదలకు దారితీస్తుంది మీరు మొదట CO లను వ్రాసినప్పుడు అవి సరిగ్గా ఉన్నట్లు అనిపించవచ్చు CO సాధించబడిందా లేదా అని తెలుసుకోవడానికి మేము కొంత అంచనా వేయాలి నిర్దిష్ట CO నేర్చుకోవడం వల్ల చివరిలో విద్యార్థి కొంత కార్యాచరణ చేయగలగాలి నిర్దిష్ట CO యొక్క బోధన చివరిలో sample problems వారు పరిష్కరించగలగాలి అతను ఎలాంటి సమస్యలను పరిష్కరించాలి అవి నేను సృష్టించాల్సిన నమూనా అంచనా అంశాలు లేదా నమూనా సమస్యలు నేను ఆ నమూనా సమస్యలను సృష్టించిన తర్వాత నేను CO ని తిరిగి చూడవచ్చు మరియు ఒకదానితో ఒకటి వాటి అమరిక కోసం తనిఖీ చేయవచ్చు ఈ ప్రక్రియలో నేను మళ్ళించగలను ఉదాహరణకు నా సమస్యలు ఏదో ఒకవిధంగా CO కి ప్రాతినిధ్యం వహించకపోతే నేను CO ని తిరిగి మార్చ వలసి ఉంటుంది లేదా నేను మనస్సులో ఉన్న CO ని సంగ్రహించడానికి కొన్ని అదనపు నమూనా సమస్యలను రూపొందించాల్సి ఉంటుంది ఒక ఉదాహరణ చూద్దాం "డేటా స్ట్రక్చర్స్" అంటే ఇది కార్యాచరణను వర్తింపజేయడానికి చెందినది అంశాలు CO తో పూర్తిగా అమరికలో ఉన్నాయి వాస్తవానికి విద్యార్థిని కొంత కార్యాచరణ చేయమని లేదా ప్రోగ్రామ్లు రాయమని లేదా ఈ మూడు డేటా నిర్మాణాలకు సంబంధించిన ఏదైనా చేయమని అడగాలి ఇక్కడ ఇచ్చిన నమూనా పరీక్ష అంశాలు • అక్కడ list చేయబడిన linked list నుండి '100' చొప్పించడం మరియు '87' ను తొలగించడం జరుపుము • linked listలో డేటాను చొప్పించండి మరియు linked listరివర్సల్ చేయండి • ఇచ్చిన లిస్ట్ లో 4 వ స్థానంలో ఇచ్చిన ఒక డైమెన్షనల్ అర్రేలో '100' చొప్పించడానికి ఒక ప్రోగ్రామ్ను వ్రాయండి • ఇచ్చిన శ్రేణి నుండి అన్ని నకిలీలను తొలగించడానికి ఒక ప్రోగ్రామ్ రాయండి మేము ఎంచుకున్న అన్ని నమూనా సమస్యలు లింక్ చేయబడిన linked lists లేదా arrays గా కనిపిస్తాయి ఇతర డేటా స్ట్రక్చర్ స్టాక్స్ మరియు క్యూలు నమూనా సమస్యలలో పరిష్కరించబడవు నేను విద్యార్థులకు నమూనా సమస్యలను ఇచ్చినప్పుడు మొత్తం CO అనుసంధాన జాబితాలు మరియు శ్రేణులకు మాత్రమే పరిమితం చేయబడిందని వారు భావిస్తారు అందువల్ల నేను CO ని మార్చాలి గాని నేను CO నుండి స్టాక్స్ మరియు క్యూలను తొలగిస్తాను లేదా నా నమూనా సమస్యలలో స్టాక్స్ మరియు క్యూలకు సంబంధించిన సమస్యలు ఉండాలి ఇక్కడ ఈ సందర్భంలో CO స్టేట్మెంట్ను మార్చాల్సిన అవసరం లేదని మేము కనుగొన్నాము కాని ఇప్పుడు నేను CO స్టేట్మెంట్లో పేర్కొన్న నాలుగు డేటా స్ట్రక్చర్లను సూచించే సమస్యల సమితిని వ్రాస్తున్నాను మీకు ఇప్పుడు ఇటు వంటి సమస్యలు ఉన్నాయి • ఇచ్చిన వ్యక్తీకరణను స్టాక్ ఉపయోగించి అంచనా వేయడానికి ప్రోగ్రామ్ రాయాలా • పరిమాణం n మరియు సహాయక వేరియబుల్స్ యొక్క శ్రేణిని ఉపయోగించి పరిమాణం n యొక్క వృత్తాకార క్యూను అమలు చేయండి స్టాక్ మరియు క్యూకు సంబంధించిన సమస్యలతో మేము రెండు సమస్యలను భర్తీ చేసాము దయచేసి ఇవి నమూనా సమస్యలు మాత్రమే అని గుర్తుంచుకోండి అవి ఎందుకు అవసరం మీరు నమూనా సమస్యలతో పాటు నమూనా జవాబును కూడా చేర్చాలి నమూనా జవాబును చూడటం ద్వారా విద్యార్థులు అవసరమైన పనిని అవసరమైన ముందస్తు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు ఇది బోధనను ప్లాన్ చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది నమూనా పరీక్షా అంశాల యొక్క మంచి సమితిని వ్రాయడం వాస్తవ సూచనలకు అవసరం విశ్లేషణ దశలో ఉప ప్రక్రియలలో ఒకటి వర్గీకరణ పట్టికలో CO లను గుర్తించడం ఇవి అనలాగ్ సర్క్యూట్లు మరియు సిస్టమ్తో ట్యాగ్ చేయవచ్చు మరియు ఇది సంభావిత మరియు విధానపరమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది ఇది U C P అని ట్యాగ్ చేయబడింది మీరు CO4 ను చూస్తే ఉష్ణోగ్రత వోల్టేజ్ మరియు సమయానికి సున్నితమైన పారామితులను కలిగి ఉన్న పరికరాలను ఖచ్చితంగా ఉపయోగించి విస్తృత శ్రేణి సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు మార్పిడి కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతికూల మరియు సానుకూల అభిప్రాయాన్ని ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోండి మేము ఇప్పుడు దానిని "అర్థం చేసుకోండి అయిన FDP ని ఉంచాము ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పనితీరును ప్రభావితం చేయడానికి ప్రతికూల మరియు సానుకూల అభిప్రాయాన్ని ఉపయోగించడం అనేది విద్యార్థులు అర్థం చేసుకోవలసిన ప్రాథమిక రూపకల్పన సూత్రం అందువల్ల ట్యాగ్ FDP అదేవిధంగా అదే కోర్సు యొక్క ఇతర CO లు చేయండి మేము డిజైన్ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ అది వర్తించేదని మేము ఇంతకు ముందు వివరించాము అంటే నిష్క్రియాత్మక ఫిల్టర్ లేదా క్రియాశీల ఫిల్టర్ యొక్క వాస్తవ రూపకల్పన ఇప్పటికే కమ్యూనికేట్ చేయబడిన బాగా నిర్వచించబడిన ప్రక్రియను అనుసరిస్తుంది జ్ఞాన వర్గాలలో సంభావిత ఉన్నాయి మేము ఇప్పుడు అన్ని CO లకు అభిజ్ఞా స్థాయిలు మరియు జ్ఞాన వర్గాలతో ట్యాగ్ చేస్తున్నాము CO లు వర్గీకరణ పట్టిక లోపల ఉంటాయి మేము దీనిని మాడ్యూల్ 1 లో ఇంతకు ముందు చూపించాము అన్ని అభిజ్ఞా స్థాయిలు గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి దీనిపై మేము అన్ని జ్ఞాన వర్గాలను చూపిస్తున్నాము మరియు మీరు ఒకటి కంటే ఎక్కువ నిలువు వరుసలలో కొన్ని CO లను కనుగొన్న ట్యాగింగ్ను బట్టి మీరు చూడవచ్చు ఉదాహరణకు CO2 ను తీసుకోండి ఇది సంభావిత మరియు విధానపరమైన జ్ఞాన అంశాలను కలిగి ఉంది ఇది రెండు వేర్వేరు కణాలలో కనిపిస్తుంది మీరు ఉదాహరణకు CO1 ను పరిశీలిస్తే ఇది మూడు కణాలలో కనిపిస్తుంది వాస్తవిక జ్ఞానం ప్రమాణాలు మరియు లక్షణాలు మరియు ప్రాక్టికల్ అడ్డంకులు మీరు CO5 CO6 CO7 ను పరిశీలిస్తే అవి సంభావితం

వర్గీకరణ పట్టికను చూడటం ద్వారా మీరు ప్రసంగించదలిచిన ఏదైనా ప్రత్యేకమైన సెల్ ఉంటే మరియు మీకు ఇది కనిపించకపోతే అది కోర్సు డిజైనర్కు ఒక అభిప్రాయం ఇస్తుంది మీ పద ఫలితాలను తిరిగి పదం లేదా సమీక్షించాల్సిన అవసరం ఉంది ఇది పునరావృత ప్రక్రియ వర్గీకరణ పట్టికలో CO లను గుర్తించడం మేము ఉపయోగించే సాధనాల్లో ఒకటి మేము అసెస్మెంట్లను రూపకల్పన చేస్తున్నప్పుడు లేదా మేము బోధనను రూపకల్పన చేస్తున్నప్పుడు మరియు అది సంబంధిత సెల్లో కూడా ఉండాలి వర్గీకరణ పట్టిక నిజంగా ఒక కళాకృతిని ప్రదర్శిస్తుంది ఇది వివిధ కార్యకలాపాల మధ్య అమరికను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది లేదా మేము అన్ని సంబంధిత జ్ఞాన వర్గాలను పరిష్కరిస్తున్నామో లేదో ఉదాహరణకు ఇక్కడ మేము మెటాకాగ్నిటివ్ భాగాన్ని పరిష్కరించడం లేదు మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్" యొక్క కాలమ్ను ఎందుకు పరిష్కరించాలని అని మీరు ప్రతిపాదించవచ్చు ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఫలితాలు మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాల ద్వారా వర్గీకరించబడుతుంది ఈ POలు మరియు PSOలు ప్రధానంగా కోర్ కోర్సుల ద్వారా పరిష్కరించబడతాయి లేదా సాధించబడతాయి కోర్ కోర్సుల పక్కన ప్రాజెక్టులు మరియు కొన్ని సహ పాఠ్య మరియు పాఠ్యేతర కార్యకలాపాలు ఉండవచ్చు కానీ POలు PSOలు ఫార్మల్ కోర్ కోర్సుల ద్వారా ఆధిపత్యం సాధించాలి PO లు మరియు PSO లు ఎంతవరకు సాధించబడతాయో మనం లెక్కించాలి రెండు సమస్యలు ఉన్నాయి మేము మా CO లను PO లు మరియు PSO లతో ట్యాగ్ చేస్తాము కానీ PO ద్వారా ట్యాగింగ్ చేయడం మరియు తరగతి గదిలో క్లుప్తంగా ప్రస్తావించడం నేను తగినంతగా పరిష్కరించినట్లు భావిస్తానా PO ను CO కి మ్యాప్ చేసిన బలం యొక్క భావనను మేము తీసుకువస్తాము PO లేదా PSO ని పొందడం అనుబంధ CO ల యొక్క సాధించే స్థాయిలు మరియు దానికి ఉన్న బలాలు రెండింటిపై ఆధారపడి ఉంటుంది మ్యాప్ చేయబడింది ప్రతి కోర్సు ఫలితం PO లు మరియు PSO ల యొక్క ఉపసమితిని వివిధ స్థాయిలకు సూచిస్తుంది ఏదైనా కోర్సు PO లు మరియు PSO ల యొక్క ఉపసమితిని మాత్రమే పరిష్కరిస్తుంది మరియు strength 1 2 లేదా 3 గా ఉంచబడుతుంది లేదా మీరు కొద్దిగా మధ్యస్తంగా మరియు గణనీయంగా చెప్పవచ్చు మీరు ఉపయోగించాలనుకుంటున్న పదాలు ఏమైనప్పటికీ మూడు స్థాయిలను గుర్తించండి ఒకరు ఎక్కువ స్థాయిలను ఉపయోగించవచ్చు కానీ అప్పుడు అనేక స్థాయిలను ట్రాక్ చేయడం మరింత కష్టమవుతుంది CO ల ద్వారా కోర్సు వివరణ నుండి PO ని పరిష్కరించే strength ని మరియు PO లు PSO ల అభిజ్ఞా స్థాయిలు జ్ఞాన వర్గాలు మరియు సెషన్ల సంఖ్యతో వారి ట్యాగింగ్ను నిర్ణయించే సరళమైన కానీ సమర్థనీయమైన మార్గాన్ని మనం కనుగొనాలి మ్యాపింగ్ యొక్కstrength 3 స్థాయిలలో నిర్వచించబడింది తక్కువ 1 మీడియం 2 బలమైనది 3 లేదా నేను దానిని కొద్దిగా మధ్యస్తంగా మరియు గణనీయంగా పిలుస్తాను CO PO PSO మ్యాపింగ్ యొక్క strength ని నిర్ణయించడానికి మాడ్యూల్ 1 అనే పద్ధతిని ఇచ్చాము ఒక సంస్థ ఈ విధానంతో సంతోషంగా లేకుంటే వారు ఈ విధానాన్ని పునర్నిర్వచించగలరు 40 కంటే ఎక్కువ తరగతి గది సెషన్లు లేదా ల్యాబ్ గంటలు PO ని సంబోధించినట్లయితే PO స్థాయి 3 వద్ద ప్రసంగించబడిందని భావిస్తారు ఉదాహరణకు 60 కన్నా ఎక్కువ తప్ప నేను చెప్పే దానితో నేను విభేదిస్తున్నాను నేను దానిని 3 స్థాయిగా పరిగణించను అవును ఒక సంస్థ యొక్క అధ్యాపకులు కలిసి కూర్చుని ఈ శాతాన్ని నిర్ణయించాలి మీరు ఈ పద్ధతిని అస్సలు అనుసరించకూడదనుకుంటే మీరు వేరే పద్ధతిని అనుసరించవచ్చు కానీ అది సమర్థించదగినదిగా ఉండాలి మరియు అన్ని కోర్సులకు సంబంధించి ఉపయోగించవచ్చు ఇక్కడ మేము నిర్వహిస్తున్న మ్యాపింగ్ యొక్క strength మేము తీసుకుంటున్న తరగతి గది సెషన్ల పరంగా ఉంటుంది ఒక నిర్దిష్ట PO ని పరిష్కరించడానికి తరగతి గది సెషన్లలో 5 శాతం కన్నా తక్కువ ఉపయోగించినట్లయితే మేము 0 ని ఉపయోగిస్తాము కాబట్టి మీకు 0 1 2 3 స్థాయిలు నిర్వచించబడ్డాయి మ్యాపింగ్ strength ఇలా సంగ్రహించబడుతుంది 12 పిఒలు ఉన్నాయి మరియు 4 పిఎస్ఓలు ఉండవచ్చు మేము ఊ హాత్మక కోర్సు తీసుకుంటున్నాము ప్రతి CO కోసం తీసుకున్న తరగతి గది సెషన్లు మరియు మేము ఉపయోగించిన ట్యాగింగ్ ఆధారంగా మేము ఈ సంఖ్యలతో ముందుకు వచ్చాము అంటే PO1 1 PO2 నుండి 1 PO3 నుండి 3 PO5 నుండి 2 PO10 నుండి 1 మరియు PSO1 నుండి 3 వరకు ప్రసంగించబడుతుంది ఒకరు దానితో విభేదించవచ్చు కానీ మీరు ఈ సంఖ్యలను సవరించదడానికి మీ కోర్సు ఫలితాలను తిరిగి చెప్పాలి ఈ కోర్సు PO4 PO6 PO7 PO8 PO9 PO11 మరియు PO12 లను పరిష్కరించడం లేదని మరియు ఒక PSO2 3 4 కూడా పరిష్కరించబడలేదని చాలా స్పష్టంగా ఉంది సాధారణంగా ఒక కోర్సు కనిపించే మార్గం ఇది అంటే మీరు 2 నుండి 5 PO లను వేర్వేరు strengths ప్రసంగించవచ్చు మరియు మీ PSO లు సరిగ్గా వ్రాయబడితే ఒక కోర్సు ఒక PSO ని మాత్రమే పరిష్కరిస్తుంది మీరు ఎలా వ్రాస్తారనే దానిపై ఆధారపడి ఇది కొన్ని అదనపు PSO లను పరిష్కరించవచ్చు ఈ సమాచారం కోర్సు రూపకల్పన యొక్క తరువాతి దశలకు అనగా తరువాతి దశలకు అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం వంటి వాటికి ముందుకు తీసుకెళ్లడం విశ్లేషణ దశలో మరొక సమస్యను మరొక ప్రక్రియను చూద్దాం ఉదాహరణ కోర్సు యొక్క CO5 ను పరిగణించండి యాంప్లిఫికేషన్ సమ్మింగ్ డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మరియు లాగ్ మరియు యాంటిలాగ్ యాంప్లిఫికేషన్ కరెంట్ సెన్సింగ్ రిక్టిఫికేషన్ మరియు డిసి వోల్టేజ్ రెగ్యులేషన్తో సహా నాన్ లీనియర్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఫంక్షన్లతో సహా అనలాగ్ లీనియర్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఫంక్షన్లను నిర్వహించే డిజైన్ సర్క్యూట్లు ఇది కొంత విస్తృతంగా వ్రాయబడిన CO ఎందుకంటే కొన్ని అంశాలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు ఉదాహరణకు నేను లాగ్ మరియు యాంటిలాగ్ యాంప్లిఫికేషన్ను చూడటం ఇష్టం లేదని ఒక ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవచ్చు ఎందుకంటే సమయం లేకపోవడం లేదా కోర్సు యొక్క ఈ స్థాయిలో నేను దానిని పరిష్కరించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను మాకు సుమారు 11 తరగతి గదుల సెషన్లు అవసరమని కనుగొనబడింది నేను జ్ఞానాన్ని నిమగ్నం చేయడానికి విద్యార్థులను సులభతరం చేయడానికి కొన్ని విషయాలను క్రమబద్ధీకరించాలి లేదా విద్యార్థి ఆధారిత కార్యకలాపాలను పరిచయం చేయాలి 11 సెషన్లను ఒక యూనిట్గా ప్లాన్ చేయడం కఠినంగా ఉంటుంది CO5 యొక్క స్టేట్మెంట్ నుండి మీరు చూడగలిగినట్లుగా నేను దానిని బహుళ ఫలితాలుగా విభజించగలను కాని తదుపరి దిగువ స్థాయి ఫలితాలు నేను దీనికి ఒక పేరు ఇవ్వాలి మేము దానిని అధికారికంగా సామర్థ్యాలు అని పిలుస్తాము ఖచ్చితంగా మాట్లాడే ఫలితం మరియు సామర్థ్యం ఒకే విధంగా ఉంటాయి కాని మా సౌలభ్యం కోసం మేము CO5 C1 CO5 కాంపిటెన్సీ 2 అని చెప్తాము మేము CO5 ను నాలుగు వేర్వేరు సామర్థ్యాలుగా విస్తరించాము CO5 యొక్క మొదటి యూనిట్ డిజైన్ యాంప్లిఫైయర్లు ఆదర్శవంతమైన OP Amps తో ప్రారంభించి అత్యాధునిక వాణిజ్యపరంగా లభించే భాగాలను ఉపయోగించడం ఈ కార్యాచరణను నిర్వహించడానికి లేదా ఈ కార్యాచరణను సూచించడానికి నాలుగు తరగతి గదుల సెషన్లు అవసరం ఇది బోధనలో భాగంగా వచ్చే విద్యార్థుల engagement కూడా కలిగి ఉంటుంది ఇలాంటి చిన్న యూనిట్లతో కార్యకలాపాలను ప్లాన్ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది మొదటి సామర్థ్యానికి 4 తరగతి గది సెషన్లు రెండవది 4 తరగతి గది సెషన్లు మూడవది మాత్రమే ఒకటి మరియు నాల్గవది 2 అవసరం ఇది కోర్సు డిజైనర్లకు ఒక రకమైన అభిప్రాయంగా కూడా పనిచేస్తుంది ఈ సామర్థ్యాలలో CO ని విచ్ఛిన్నం చేసిన తరువాత నేను తిరిగి వెళ్లి కోర్సు ఫలిత ప్రకటనను పునః పరిశీలించాలనుకుంటున్నాను ప్రతి దశలో అనేక పునరావృత్తులు ఉన్నాయి చివరగా మేము దీని కోసం సరైన ఫలితాల సమితితో వస్తాము కాబట్టి విశ్లేషణ దశ యొక్క కీ అవుట్పుట్ ఏమిటి అధికారిక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల విషయానికొస్తే ప్రాధమిక ఉత్పాదన చాలా ముఖ్యమైన అవుట్పుట్ అనేది కోర్సు ఫలిత ప్రకటనల సమితి మరియు ఈ కోర్సు ఫలిత ప్రకటనలను సామర్థ్యాలుగా వివరించడం విశ్లేషణ దశ యొక్క అధికారిక ఉత్పత్తి సహచరులచే సమీక్షించబడుతుంది బయట ఎవరైనా దీనిని చూసినప్పుడు అతను తప్పిపోయిన కొన్ని విషయాలను ఎత్తి చూపవచ్చు లేదా వారు చాలా విలువైన ఇన్పుట్లుగా ఉండే అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు మీరు CO లు చేయాలనుకుంటున్న ఏవైనా మార్పులకు పీర్ ఇన్పుట్లు పరిగణించబడతాయి ఇదే formative evaluation of Analyze phase outputs వ్యాయామం మీ కోర్సు రూపకల్పనకు సంబంధించి ADDIE యొక్క విశ్లేషణ దశలో చేర్చడానికి అవసరమైన ఏదైనా విభిన్న ఉప ప్రక్రియలను వివరించండి ఎందుకంటే విశ్లేషణ దశలో మేము మీకు 7 ఉప ప్రక్రియలను ఇచ్చాము మీ దృష్టిలో ఏ సబ్ ప్రాసెసెస్ సవరించాలి మరియు ఎందుకు కోర్సు యొక్క మీ అవగాహన ఆధారంగా సెట్ చిన్నదిగా లేదా పెద్దదిగా చేయవచ్చు మీలో ప్రతి ఒక్కరికి మీ స్వంత కోర్సులతో మీ స్వంత అనుభవాలు ఉన్నాయి ఇక్కడ సమర్పించిన విధంగా మీ అదనపు ప్రక్రియలను లేదా ఉప ప్రక్రియల సరళీకరణను మీరు సూచించవచ్చు అలాగే మీరు బోధించిన లేదా తెలిసిన కోర్సుకు సంబంధించి విశ్లేషణ దశ యొక్క అన్ని ఉప ప్రక్రియలను నిర్వహించాలని మేము సూచిస్తున్నాము మీరు మీ అవుట్పుట్ను మాతో పంచుకోగలిగితే అది మీతో మరింత సంభాషించగల మంచి వనరు అవుతుంది తదుపరి యూనిట్ M2 U6 లో మేము డిజైన్ దశ యొక్క ఉప ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మీ attentionకు చాలా ధన్యవాదాలు